ఈ డేటా సమీకరణాన్ని చూద్దాం కాబట్టి ఈ విలోమ సమస్యలో ఉన్న అన్ని సవాళ్లు ఏమిటి కాబట్టి ఈ డేటా సమీకరణం s కొలతలను మనం చూసిన కావలసిన పారామీటర్కు కనెక్ట్ చేస్తోంది ఇప్పుడు s స్వయంగా రాదు దానితో ఏమి వస్తుంది కాబట్టి s అసలు ఆదర్శ కొలతలు మరియు శబ్దాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వాస్తవానికి ఇది నిజ జీవిత సమస్య అని నేను అర్థం చేసుకోలేను ఇది యాంటెన్నా రిసీవర్లో కొంత శబ్దం ఉంటుంది కాబట్టి మీరు కరప్ట్ అయిన నాయిస్ కొలతలను పొందుతారు కానీ ఏదైనా ఇంజనీరింగ్ సమస్యలో ఇది సవాలుగా ఉంటుందని మేము భావిస్తున్నాము ఇంకేముంది కాబట్టి నేను ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించాలనుకుంటున్నాను కాబట్టి ఆర్గ్మిన్ అంటే ఈ వ్యక్తీకరణ యొక్క కనిష్టాన్ని ||s − GS Ux|| 2 ఇచ్చే x మరియు అది నా పరిష్కారం కాబట్టి కొంత ఒరాకిల్ అద్భుతంగా వచ్చిందని అనుకుందాం మరియు యొక్క ఈ U విలువను మాకు అందించింది ఇది వాస్తవికమైనది కాదని మనం అనుకుందాం కానీ సమస్య ఏమిటో మనకు సంపూర్ణ అవగాహన ఉన్నట్లయితే కూడా ఊహించుకుందాం కాబట్టి నిర్ణయించబడని వ్యవస్థకు అనంతమైన పరిష్కారాలు ఉంటాయని మేము ఇప్పటికే చర్చించిన భాగం ఇది కాబట్టి ఇన్ఫినిటీ రైట్ని తగ్గించడానికి కొంత సమాచారం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఏమి చేయగలను లీనియర్ ఆల్జీబ్రాలో నాకు తక్కువ నిర్ణయించబడిన సమీకరణాల వ్యవస్థ అందించబడితే నేను ఏమీ చేయలేనని ప్రకటించానా లేదా నేను ఇంకా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నానా మీరందరూ కల్పిత విలోమ పదాన్ని విన్నారు మాత్రికల కోసం కల్పిత విలోమం ఉంది ఒక సూడో విలోమ పరిష్కారం యొక్క లక్షణం ఏమిటి ఉదాహరణకు అండర్డెటర్మిన్డ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో నేను సూడో ఇన్వర్స్ని వ్రాసి x కు కొంత పరిష్కారాన్ని మరియు ఆ x కి అండర్డెర్మినేడ్ సిస్టమ్ ఏ ప్రాపర్టీ ఉంది కాబట్టి మీలో ఉన్నవారు మీ లీనియర్ బీజగణితాన్ని గుర్తుంచుకుంటారు కల్పిత విలోమం మూలం నుండి కనీస దూరాన్ని కలిగి ఉండే పరిష్కారం విద్యార్థి కనీస పరిష్కారం కానిది విద్యార్థి పరిష్కారం కానిది పరిష్కారం కాదు కానీ అది ఏ నార్మ్ యూక్లిడియన్ నార్మ్ 2 నార్మ్ విద్యార్థి 2 నార్మ్ 2 నార్మ్ కనుక ఇది కనిష్ట 2 నార్మ్ ను కలిగి ఉంది కాబట్టి నేను కల్పిత విలోమాన్ని ఉపయోగిస్తే నేను ప్రాథమికంగా చెబుతున్నాను నాకు కనీస 2 నార్మ్ సొల్యూషన్స్ ఇవ్వండి ఇక్కడ ఒకటి మరియు అదే స్టేట్మెంట్ అవి స్పార్స్ సొల్యూషన్ అని పిలవబడే వాటి కోసం వెళ్ళడానికి కొంత ప్రేరణ కావచ్చు అప్పుడు నేను మీకు ఒక ప్రేరేపణను ఇస్తాను మేము ఒక చిన్న పరిష్కారాన్ని ఎందుకు కోరుకుంటున్నాము మరియు అది 2 నార్మ్కు బదులుగా కనీస 1 నార్మ్పై కట్టుబాటును విధించడం ద్వారా అరుదైన పరిష్కారం వస్తుంది విద్యార్థి తక్కువ శక్తి కనిష్టంగా ఉంటుంది కనీస శక్తి కనిష్ట 2 నార్మ్ మరియు స్పార్సిటీ కాబట్టి స్పార్సిటీ అంటే ఏమిటి చాలా ఎంట్రీలు సున్నా చాలా తక్కువ ఎంట్రీలు సున్నా కానివి కాబట్టి ఇది ఎందుకు పరిష్కారం కావాలని మేము ఆశ్చర్యపోవచ్చు నేను దీని గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి నాకు మినిమం 1 నార్మ్ కావాలి అని ఒక్క సెకను ఊహిస్తే తర్వాతి స్లయిడ్లలో 1 నార్మ్ ఎందుకు మంచి ఆలోచన అని నేను మీకు చెప్తాను కానీ నేను కనీసం 1 నార్మ్ని కోరుకున్నాను అప్పుడు ఈ ఆప్టిమైజేషన్ సమస్య ఇలా సవరించబడుతుంది నేను దూరాన్ని లేదా అంచనా మరియు కొలతల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలనుకుంటున్నాను ఇది నా కొలత మరియు ఇది నా అంచనా ఇది కనిష్టంగా ఉండాలని నేను కోరుకోవడమే కాకుండా 1 నార్మ్ కనిష్టంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరియు బీటా అనేది నేను సంఖ్యాపరంగా నిర్ణయించే కొన్ని హైపర్ పారామీటర్ కాబట్టి నేను నా ఆదర్శ పరిష్కారం ఏమిటి రెండింటినీ కనిష్టీకరించేది ఈ అనంతమైన పరిష్కారాల నుండి దీనిని తగ్గించే పరిష్కారం నాకు కావాలి మరియు విలోమ సమస్యల భాషలో ఇది లేదా గణాంకాలు కూడా ఇది మరింత సమాచారాన్ని జోడించడాన్ని రెగ్యులరైజేషన్ అంటారు ఇది సాంకేతిక పదం సరే కాబట్టి నేను మరికొంత సమాచారాన్ని అందించడం ద్వారా నా పరిష్కారాన్ని క్రమబద్ధీకరించాను మరియు మరింత సమాచారం ఏమిటి మినిమం 1 నార్మ్ మినిమమ్ 2 నార్మ్ ఇంకేదో అది నా ఇష్టం విద్యార్థి సార్ మీరు దీన్ని ఎలా అంటారు సమయం 0427 చూడండి అవును కాబట్టి ఇది వాస్తవికతకు ఎందుకు అనుగుణంగా ఉండాలి అనేది ప్రశ్న సరైనది ఈ రొమ్ము క్యాన్సర్ ఇమేజింగ్ సమస్యకు నా పరిష్కారం కనీసం 1 నార్మ్ ను ఎందుకు కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు చూద్దాం కాబట్టి మనం 1 నార్మ్ vs 2 నార్మ్ యొక్క ప్రాపర్టీని పరిశీలిస్తాము మరియు 1 నార్మ్ ఎందుకు మంచి ఆలోచన అని ప్రేరేపించండి కాబట్టి నేను కనుగొన్న అనంతమైన పరిష్కారం నిర్ణయించబడలేదు రెండు వేర్వేరు కేసులను చూద్దాం కాబట్టి ఇక్కడ ఈ మొదటి సందర్భంలో నేను ఇక్కడ ఈ నీలి రేఖను కలిగి ఉన్నాను కాబట్టి రెండు వేరియబుల్స్ ఒక సమీకరణం అది మనం చూడగలిగే సరళమైన విషయం రెండు వేరియబుల్స్లోని ఒక సమీకరణం అంటే ఏమిటి అది నీ నీలి గీత కాబట్టి నేను డేటా ఈక్వేషన్కి కాల్ చేస్తున్నాను మరియు నాకు కనిష్ట l2 నార్మ్ కావాలంటే అది కనిష్ట శక్తి అయితే నేనేం చేయగలను కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రెడ్ డాష్ లైన్లు అన్నీ స్థిరమైన 2 నార్మ్ కి సంబంధించిన సర్కిల్లు కాబట్టి ఉదాహరణకు ఇది 0 5 ఇది 0 5 వ్యాసార్థం కాబట్టి నేను డేటా సమీకరణాన్ని తాకే వరకు దీన్ని పెంచుతూనే ఉంటాను కాబట్టి నేను దీన్ని తాకినప్పుడు ఏమి జరుగుతోంది ఈ సమయంలో డేటా సమీకరణం సంతృప్తి చెందుతుంది ఎందుకంటే x1 x2 డేటా లైన్లో ఉంటాయి అంటే నాకు s G S Ux చాలా బాగుంది మరియు సాధ్యమయ్యే అన్ని పరిష్కారాల యొక్క అదే సమయంలో ఈ పరిష్కారం కనీస శక్తిని కలిగి ఉందని నేను చెప్పగలనా అవును ఎందుకంటే ఇది కేవలం టాంజెంట్ మాత్రమే కాబట్టి ఇది నా కనీస శక్తి పరిష్కారం అని నేను చెప్పగలను కానీ ఇప్పుడు నేను ఇక్కడ సమాధానాన్ని చూసినప్పుడు ఇది x1 యొక్క సున్నా కాని విలువ మరియు x2 యొక్క కొన్ని నాన్ సున్నా విలువ ను కలిగి ఉంది కాబట్టి కొంత అర్థంలో సరే విస్తరించింది ఇప్పుడు నేను మినిమమ్ 1 నార్మ్ సొల్యూషన్ను చూసినప్పుడు ఇది నా డేటా సమీకరణం మునుపటిలాగా ఉంది ఈ డేటా సమీకరణంలో నేను ఏమి చేస్తున్నాను నేను ఇప్పుడు ప్లాట్ చేస్తున్నాను ఇవి స్థిరమైన 1 నార్మ్ సొల్యూషన్ స్థిరమైన 1 నార్మ్ ఎందుకంటే స్థిరమైన 1 నార్మ్ కోసం లోకస్ ఏమిటి నేను l1 నార్మ్ని ఎలా నిర్వచించాలి కాబట్టి ఇక్కడ ఎగువ క్వాడ్రంట్లో సమీకరణం ఎలా ఉంటుంది x 1 x2const కాబట్టి కేవలం పంక్తి కాబట్టి ఇవన్నీ 1 నార్మ్ విలువలో విస్తరిస్తున్న సమాంతర రేఖలు ఇప్పుడు నేను ఈ పాయింట్ లో నీలి రేఖను కొట్టగలిగినది ఇంతకు ముందు ఏమి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పాయింట్ ఇది డేటా సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే ఇది బ్లూ లైన్లో ఉంది మరియు సాధ్యమయ్యే అన్ని పరిష్కారాలలో ఇది కనీస 1 నార్మ్ ను కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ పరిష్కారం యొక్క స్వభావాన్ని చూడండి ఇక్కడ ఇది x2 యొక్క సున్నా కాని విలువ ని కలిగి ఉందని మరియు x1 విలువ 0 అని మీరు చూడవచ్చు కాబట్టి ఈ బొమ్మ ఉదాహరణలో ఇది ఒక చిన్న పరిష్కారం ఎందుకంటే ఒక ఎంట్రీ 0 నేను ఈ ఆలోచనను బహుళ కొలతలకు విస్తరింపజేస్తే ఈ హైపర్ ప్లేన్ కొన్ని అక్షం వద్ద మాత్రమే తాకుతుంది అది మధ్యలో ఎక్కడా తాకదు కాబట్టి నా పరిష్కారం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కనీస l1 నార్మ్ని ఉంచడం అనేది స్పార్సిటీని కలిగి ఉన్న పరిష్కారాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి మీది నేను మునుపటి స్లయిడ్లో 1 నియంత్రణను విధించడం వలన నాకు చాలా తక్కువ పరిష్కారం లభిస్తుందని నేను చెప్పినప్పుడు ఇది చాలా స్పష్టంగా ఉంది మరియు అది ఎందుకు సరైనదో మరియు అది జ్యామితి అని మీకు తెలుసు ఇప్పుడు మనం క్లిష్టమైన ప్రశ్నను చూద్దాం నా వాస్తవికత ఒక చిన్న పరిష్కారానికి ఎందుకు అనుగుణంగా ఉండాలి కాబట్టి ఇక్కడ సిగ్నల్ ప్రాసెసింగ్ కొద్దిగా ఉంది అది మనం చూడాలి కాబట్టి మేము సహజ చిత్రాలను చూడబోతున్నాము మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ లేదా DSPలో మీరు వివిధ రకాల ఆధారంగా చూసారు కాబట్టి వేవ్లెట్ ఆధారం వివిక్త కొసైన్ ఆధారం ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ఆధారం అని పిలువబడే అంశాలు ఉన్నాయి అటువంటి వివిధ స్థావరాలు సరైనవి మరియు నేను ఒక సహజ చిత్రాన్ని చూడబోతున్నాను పిల్లి ఒక సహజ వస్తువు కాబట్టి ఇది కూడా రొమ్ము కణజాలం యొక్క క్రాస్ సెక్షన్ కాబట్టి ఇది ఇక్కడ ఎగువ ఎడమవైపు ఉన్న అసలు చిత్రం ఇది కొన్ని 46000 పిక్సెల్లను కలిగి ఉన్న అసలైనది కాబట్టి పిక్సెల్ డొమైన్లో ఈ చిత్రాన్ని సరిగ్గా సూచించడానికి నాకు సరిగ్గా 46000 సంఖ్యలు అవసరం నేను డౌబెచీస్ 4 వేవ్లెట్ బేసిస్ అని పిలవబడే దాన్ని ఉపయోగిస్తుంటే అది ఏమిటో మనకు తెలియదు కానీ అది ఒక రకమైన ఆర్తోగోనల్ ఆధారం ఈ ఆర్తోగోనల్ ప్రాతిపదికన నేను గుణకాలలో నాల్గవ వంతు మాత్రమే ఉంచినట్లయితే నేను దీనిని పొందుతాను మీరు ఈ రెండింటి మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని చూడగలరా దృశ్యమానంగా ఇది దాదాపు నా ఉద్దేశ్యం ఈ రెండు చిత్రాల మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని చెప్పడం కంటితో అసాధ్యం కానీ నేను ఏమి చేసాను 46000 ప్లస్ నేను గుణకంలో నాలుగో వంతు మాత్రమే ఉంచాను కాబట్టి కేవలం 10000 కోఎఫీషియంట్స్ మాత్రమే అవసరమవుతాయి అప్పుడు నేను కొంచెం అత్యాశతో ఈ వేవ్లెట్ డొమైన్లో కొంచెం ఎక్కువ ఆప్టిమైజేషన్ చేసాను మరియు నేను కేవలం 7 శాతం కోఎఫీషియంట్లను మాత్రమే చూస్తున్నాను ఇప్పుడు అది కొద్దిగా గజిబిజిగా ఉందని నేను చూడగలను కానీ అది పిల్లి అని నేను స్పష్టంగా చెప్పగలను కళ్ళు ఎక్కడ ఉన్నాయో నేను మీకు చెప్పగలను ముక్కు ఎక్కడ చెవులు ఎక్కడ ఉన్నాయి మరియు మొదలైనవి కానీ నా వద్ద ఎన్ని గుణకాలు ఉంచుకున్నాను దాదాపు 3000 గుణకాలు కాబట్టి నేను 40000 నుండి ప్రారంభించినప్పుడు నేను 3000 కోఎఫీషియెంట్లకు తగ్గాను అప్పుడు నేను మరింత అత్యాశను పొందాను నేను కేవలం 2 శాతం కోఎఫీషియంట్లను సరిగ్గా ఉంచుతాను అని చెప్పాను నేను 2 శాతం గుణకం మాత్రమే ఉంచినప్పుడు ఇది చాలా అస్పష్టంగా ఉంటుంది కానీ నా ప్రశ్నకు కళ్ళు ఎక్కడ ఉన్నాయనేది నా ప్రశ్న అయితే మీసాలు ఎన్ని అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలనని నేను కోరుకున్నాను నేను ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను కాబట్టి నా ఇమేజింగ్ డొమైన్ని 46000 సంఖ్యలు అవసరమయ్యే పిక్సెల్ డొమైన్లో చూసే బదులు నేను దానిని సరళ పరివర్తనగా మార్చినట్లయితే ఇది చాలా మంచి ప్రేరణ కాబట్టి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది సాధారణ మాతృక ద్వారా వర్గీకరించబడుతుంది నేను సరైన మ్యాట్రిక్స్ని ఎంచుకుంటే నేను కేవలం 2 శాతం కోఎఫీషియంట్స్తో చేయగలను కాబట్టి ఇందులో 2 శాతం సుమారుగా ఎంత ఉంటుంది విద్యార్థి 1000 కంటే తక్కువ 1000 కంటే తక్కువ 800 లేదా ఏదైనా అవును ఇది 900 లేదా అలాంటిదే 900 సంఖ్యలతో నేను చాలా మంచి పరిష్కారాన్ని పొందగలను మరియు నేను 2 శాతం గుణకాలను ఉంచినప్పుడు మిగిలిన 98 శాతానికి ఏమి చేశాను నేను వాటిని 0కి సెట్ చేసాను కాబట్టి వేవ్లెట్ డొమైన్లో ఈ చిత్రం చాలా తక్కువగా ఉంటుంది చాలా చాలా తక్కువగా ఉంటుంది 100 సంఖ్యలలో 2 శాతం మాత్రమే 2 సున్నా కాని రెస్ట్లు అన్నీ సున్నా మాత్రమే కాబట్టి ఏమి కానీ నా ఉద్దేశ్యం ఇది నేను ప్రియోరి సమాచారాన్ని ఉపయోగిస్తున్న ప్రదేశం రొమ్ము కణజాలం యొక్క క్రాస్ సెక్షన్ సహజ చిత్రం అని నేను అప్రియోరి సమాచారాన్ని ఉపయోగిస్తున్నాను నేను అనుభవపూర్వకంగా ఉన్నానని నాకు తెలుసు వివిక్త కొసైన్ డొమైన్లో వేవ్లెట్ డొమైన్లో సహజ చిత్రాలు చాలా తక్కువగా ఉన్నట్లు గమనించబడింది కాబట్టి నేను ఇది నేను ప్రియోరి సమాచారాన్ని ఉపయోగిస్తున్నాను మరియు వేవ్లెట్ డొమైన్లోని సమస్యను ఎందుకు పరిష్కరిస్తాను ఎందుకంటే అక్కడ చాలా వేరియబుల్స్ తక్కువగా ఉన్నాయి అవును మరొక గొప్ప విషయం ఏమిటంటే ఏ కోఎఫీషియంట్స్ సున్నా అని మనం తెలుసుకోవలసిన అవసరం లేదు నేను కనీస 1 నార్మ్ సొల్యూషన్ను పరిష్కరించినప్పుడు ఈ కోఎఫీషియంట్స్ ఏమిటో నేను సాల్వర్కి చెప్పాల్సిన అవసరం లేదు నాన్ జీరో అవుతుంది Tt ఏ సంఖ్యలను గుర్తించగలదు అవును కాబట్టి నిజానికి మనం చేసినది అదే ఉదాహరణకు ఇది అసలైన చిత్రం దీన్నే లెవల్ 1 వేవ్లెట్ డికంపోజిషన్ అంటారు ఇది లెవల్ 2 వేవ్లెట్ డికంపోజిషన్ స్టూడెంట్ స్థాయి అది జరిగింది నా ఉద్దేశ్యం ఇవి వేర్వేరు వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్లు కాకపోతే వేవ్లెట్ వేర్వేరు స్థాయిలకు మారుతుంది కాబట్టి ఇది లెవల్ 1 లెవల్ 2 మరియు లెవల్ 3 కాబట్టి అవన్నీ సంబంధం కలిగి ఉంటాయి అవి సంబంధం లేనివి కావు కాబట్టి మీరు వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ల సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తే అవి ఎలా చాలా సంబంధం కలిగి ఉన్నాయో మీకు తెలుస్తుంది మీరు ఇంకా ఎక్కువ వెళ్ళవచ్చు మీరు 3 వద్ద ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి కంప్రెసివ్ సెన్సింగ్ ఫీల్డ్లో ఈ సమస్యలను అధ్యయనం చేసే ఫీల్డ్ ఇది కాబట్టి కంప్రెసివ్ సెన్సింగ్ అంటే నేను శాంపిల్ డేటా కింద చిన్న పరిష్కారాలను పొందడానికి ప్రయత్నిస్తున్నాను నేను తక్కువ నమూనా డేటాను కలిగి ఉన్నాను మరియు పరిష్కారాన్ని పూర్తిగా పునరుద్ధరించగల ఏదైనా నాకు కావాలి కాబట్టి ఇప్పుడు మనం మరికొన్ని సమస్యలను చూద్దాం కాబట్టి ఎందుకు కాబట్టి కనీస l 1 అంటే ఏమిటి మనం ఇక్కడికి తిరిగి వెళ్ళినప్పుడు కనీస l 1 అంటే స్పేర్స్ అని అర్థం వేవ్లెట్ డొమైన్లో నా వస్తువు చాలా తక్కువగా ఉంటుందని నాకు ముందే తెలుసు కాబట్టి అందుకే నేను నా సమస్యను పరిష్కరిస్తాను మరియు కనీస l 1 నార్మ్ని అమలు చేయబోతున్నాను కాబట్టి నాకు తెలుసు నేను అర్థవంతమైన పరిష్కారాన్ని పొందగలను అది తర్కం కాబట్టి ఇది ఒక సమస్య నా ఉద్దేశ్యం మేము ఇప్పటివరకు చర్చించుకున్నది సరైన సమాచారం లేకపోవడం తగినంత సమాచారం లేకపోవడం అనే సాంకేతిక పదం ఏమిటంటే ఇది తప్పుగా ఉంది కాబట్టి విలోమ సమస్య తప్పుగా ఉంది నేను అదనపు ముందస్తు సమాచారం ఇవ్వాల్సినంత సమాచారం లేదు ఇది చాలా తక్కువగా ఉంది ఇది ఈ బ్యాండ్ పరిమితమైనది ఇది మరియు అది మరియు అదంతా ఇది ముందస్తు సమాచారం మేము మాట్లాడబోయే రెండవ సమస్య నాన్ లీనియారిటీ సమస్య కాబట్టి మేము ఇప్పటివరకు ఊహిస్తున్నది ఫీల్డ్ U అంటే ఏమిటి ఎవరో నాకు ఇచ్చారని మేము అద్భుతంగా చెప్పాము మరియు మేము 1 నార్మ్ లేదా 2 నార్మ్ గురించి మాత్రమే చింతిస్తున్నాము ఇప్పుడు మనం నిజ జీవితానికి తిరిగి వద్దాం ఇక్కడ U కూడా సరిగ్గా తెలియదు కాబట్టి ఈ సమస్యలో ఈ Rx రెగ్యులరైజేషన్ ఇది 2 నార్మ్ కావచ్చు ఇది 1 నార్మ్ కావచ్చు ఇది వేవ్లెట్ కావచ్చు ఏదైనా సరే వివరాలను వదిలివేద్దాం కానీ ప్రధాన విషయం ఏమిటంటే U తెలియదు మేము ఇంకా ఆ సమస్యకు రాలేదు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి U అనేది తెలియదు అని మీరు అనవచ్చు సమస్య లేదు నాకు స్టేట్ సమీకరణం ఉంది దానికి స్టేట్ సమీకరణం మాతృక GD వినియోగానికి మధ్య సంబంధం ఉందని నాకు చెప్పింది కాబట్టి మీరు నాకు e ఇస్తే మరియు X అయితే మీరు నాకు ఇవ్వండి నేను U ని అంచనా వేయగలం మరియు U నేను తీసుకొని ఇక్కడ ఉంచగలను అదే నేను చేయగలను కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక వ్యూహం ఏమిటి x కోసం కొంత అంచనాతో ప్రారంభించండి ఈ సమీకరణంలో పెట్టండి U ని ఇక్కడి నుండి పొందండి ఈ సమీకరణంలో U ని ఉంచండి మరియు నేను పూర్తి చేసాను నేను దీన్ని పరిష్కరించగలను ఇది ఒక వేరియబుల్ x లో మాత్రమే సమస్య అవుతుంది సహేతుకంగా అనిపిస్తుంది నేను చేయగలను నేను అలా చేస్తే దానికి 80ల చివర్లో 90వ దశకం ప్రారంభంలో బోర్న్ ఇటరేటివ్ మెథడ్ అని పేరు ఉంది అటువంటి పునరుక్తి పద్ధతి x కోసం కొంత అంచనాతో మొదలవుతుంది ఆపై U ఫారమ్ను లెక్కించి ఆ Uని ఉంచి డేటా సమీకరణంలో నాకు x ని ఇస్తుంది విద్యార్థి ఏది ఒకటి విద్యార్థి ఈ చిన్న x అంటే ఏమిటి విద్యార్థి ఎందుకంటే argmin అర్ నా కనిష్టీకరణ వేరియబుల్ అంటే x అనేది ఆర్గ్మిన్ క్రింద వ్రాయబడింది విద్యార్థి పర్మిటివిటీ x అనేది కాంట్రాస్ట్ పర్మిటివిటీ మైనస్ 1 ఆ పర్మిటివిటీ మైనస్ 1 ప్రతిచోటా కనిపించింది కాబట్టి నేను దానిని ఒక వేరియబుల్ అని పిలిచాను దానికి x బదులుగా ఏదో మైనస్ 1 మరియు x అని వ్రాయవలసి ఉంటుంది కాబట్టి ఇది బార్న్ పునరుక్తి పద్ధతి ఇప్పుడు నేను ఖచ్చితంగా ఈ సమస్యను తగ్గించడానికి వెళ్ళినప్పుడు మీలో కొంచెం ఆప్టిమైజేషన్ చేసిన వారికి నేను దీన్ని ఎలా తగ్గించాలో మీకు తెలియాలి ఆప్టిమైజేషన్ అనుకోవడం మర్చిపోండి నేను మీకు 1 వేరియబుల్లో ఒక ఫంక్షన్ని ఇస్తాను మరియు దాని యొక్క కనిష్టాన్ని కనుగొనమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏమి చేస్తారు విద్యార్థి దానిని వేరు చేయండి మేము దానిని వేరు చేస్తాము ఆప్టిమైజేషన్లో ఫ్యాన్సీయర్ భాష లో మీరు ఏమి చేస్తారు విద్యార్థి గ్రేడియంట్ మీరు ప్రవణత ను కనుగొంటారు ప్రాథమికంగా ఆలోచన భేదం ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువు U మనం ఏమి చేస్తున్నాం మేము x యొక్క ప్రారంభ అంచనా ఆధారంగా కొంత విలువను ప్రత్యామ్నాయంగా ఉంచుతున్నాము కానీ నేను ఉత్పన్నాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం U స్థిరంగా ఉంచుతున్నామా లేదా అది ఒక సంఖ్య అయితే అది స్థిరంగా ఉంటే నేను U కి సంబంధించి x కోసం ఉత్పన్నాన్ని తీసుకోలేను కానీ వాస్తవానికి ఇది U అనేది x యొక్క ఫంక్షన్ మరియు ఆ ఫంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు చాలా కఠినంగా ఉంటే మీరు ఏమి చేయాలి మీరు ఈ U ని తీసుకోవాలి మరియు దీన్ని పొందడానికి మీ అసలు సమీకరణంలోకి ప్రత్యామ్నాయం చేయాలి ఇది మీ U సరైన Gs Ux ఇప్పుడు నాకు ఏదైనా ఇంటర్మీడియట్ వేరియబుల్స్ తొలగించబడితే అది x సమీకరణం మాత్రమే ఎందుకంటే s అనేది కొలత GS తెలుసు GD తెలుసు ఇక్కడ నా x ఉంది కాబట్టి ఇది చాలా క్లిష్టంగా కనిపించే సమీకరణం కానీ ఇది ఒక వేరియబుల్లోని సమీకరణం ఒకటి తెలియనిది x విద్యార్థి ఎందుకు ఇలా చేసాము ఎందుకు ఇలా చేసాము విద్యార్థి కాబట్టి వికర్ణం ఓహ్ నేను దీన్ని వికర్ణంగా ఎందుకు వ్రాసాను నేను దానిలోకి రాకూడదని ఆశించాను కానీ నేను దీన్ని ఇక్కడ వ్రాయలా కాబట్టి ఈ Ux ఇక్కడ ప్రతిచోటా కనిపిస్తుంది మీరు సమగ్ర సమీకరణంలో అసలు విషయం ఏమిటో గమనిస్తే అది χr′Er′ సరైనది ఆపై ఇక్కడ మరియు ఈ G మొత్తం ఏకీకృతం చేయబడింది కాబట్టి ఇక్కడ ఈ విషయం వారు ఎల్లప్పుడూ లీనియర్ ఆల్జీబ్రా భాషలో కనిపిస్తుంది ఇది xi u i సరిగ్గా వ్రాయడం లాంటిది కాబట్టి ఇది xiui తో ఇప్పుడు కాలమ్ వెక్టర్ నేను xiui దీన్ని ఎలా వ్రాయగలను x మరియు u యొక్క పదంలో నేను దీన్ని ఇలా వ్రాయగలను మరియు x ఇలా x1 xn u1 un తో గుణించవచ్చు ఇది నాకు అదే విషయం ఇస్తుంది ఇది 0 మరియు ఇది 0 లేదా నేను దీనిని u1· · · unT మరియు x1· · · xn T కాలమ్ వెక్టర్ అని కూడా వ్రాయగలను అవును అందుకే అవి కొన్నిసార్లు చిన్న x అని కొన్నిసార్లు మీరు X గమనించవచ్చు కాబట్టి నేను దానిని క్యాపిటల్ X అని వ్రాసినప్పుడు నేను దానిని వికర్ణ సంస్కరణగా సూచిస్తాను అంటే ఇది u లోకి క్యాపిటల్ X మరియు ఇది Ux సరే కానీ మేము దీన్ని ప్రస్తుతం పరిష్కరించడం లేదు కాబట్టి నేను దానిని సరిగ్గా వదిలి వేస్తున్నాను కాబట్టి అందుకే ఈ మొత్తం విషయం నేను పొందడానికి వికర్ణంగా మారుతుంది నాకు లభించేది కాలమ్ వెక్టర్గా మారుతుంది నేను వికర్ణ మాతృక రూపంలో సరిగ్గా ఉంచాలి విద్యార్థి సార్ మనం x ప్రారంభ విలువను ఎలా ఎంచుకోవాలి x కోసం ప్రారంభ విలువను ఎలా ఎంచుకోవాలి ఏది ఎక్కువ మీరు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఏమి చేస్తారు విద్యార్థి 1 1 ఎందుకు 1 లేదా మీరు 1 చేయవచ్చు ఇది x పర్మిటివిటీ కాదు ఇది కాంట్రాస్ట్ విద్యార్థి కాంట్రాస్ట్ కాబట్టి అది 0 అవుతుంది 0 0 కాంట్రాస్ట్ విద్యార్థి 0 కాంట్రాస్ట్ కాబట్టి 0 కాంట్రాస్ట్ అనేది నిజానికి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రారంభ అంచనా మరియు దాని పేరు చాలా ప్రజాదరణ పొందింది దీనికి ఒక పేరు ఉంది ఇది విలోమ ఇమేజింగ్లో మాత్రమే కాకుండా పార్టికల్ ఫిజిక్స్లో కూడా సాధారణం దీనిని బోర్న్ ఉజ్జాయింపు అంటారు కాబట్టి మనకు లభించిన ఈ సమగ్ర సమీకరణం క్వాంటం మెకానిక్స్ స్కాటరింగ్ సమీకరణాలలో కూడా వస్తుంది కాబట్టి ఇది క్వాంటం మెకానిక్స్ నుండి అదే అని చెప్పండి మరియు ఫిజిక్స్ ప్రజలు దీనిని లిప్మాన్ ష్వింగర్ సమీకరణం అని పిలుస్తారు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు దీనిని ఫ్రెడ్హోమ్ సమగ్ర సమీకరణం అని పిలుస్తారు ఇదే విషయం ఇప్పుడు ఈ సమీకరణంలో సమస్య ఏమిటి ఇది ఖచ్చితమైనది కాబట్టి నేను దీని ప్రవణత తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దాని లోపల ప్రతిదీ ఉంది అది x ఉంటుంది ఈ సమీకరణానికి భిన్నంగా ఇక్కడ U కేవలం కొంత స్థిరమైన సంఖ్యగా కనిపిస్తుంది కాబట్టి ఇది తప్పుదారి పట్టించేది కాబట్టి నేను ప్రవణత ను సరిగ్గా కనుగొనాలనుకుంటే నేను ఈ సమీకరణాన్ని ఉపయోగించాలి మరియు ఈ ప్రవణతను కనుగొనడం చాలా కష్టమైన పని విద్యార్థి x 0 ఎందుకు ప్రారంభ అంచనా మీరు మీకు కావలసిన దేన్నైనా ఎంచుకోవచ్చు నేను మీకు ఏది సాధారణమో చెబుతున్నాను విద్యార్థి సర్ x అనేది ఎప్సిలాన్ మైనస్ 1కి సమానం అవును కాబట్టి మీరు ఎంచుకుంటే మీరు x 0ని ప్రతిచోటా వాక్యూమ్ని ఊహిస్తున్నారని మరియు మీరు అక్కడ నుండి నిర్మిస్తున్నారని అర్థం విద్యార్థి చివరగా పునరావృతం అదే అంచనాకు దారితీస్తుందా పునరావృత్తులు అదే అంచనాకు దారితీస్తాయా లేదా చాలా మంచి ప్రశ్న విద్యార్థి లైక్ ఆఫ్ ఎ సమయం 2129 చూడండి ఈ బార్న్ పునరుక్తి పద్ధతిలో ప్రశ్న ఏమిటంటే నేను అదే పాయింట్తో సంబంధం లేకుండా చేరుకుంటానా లేదా నేను ఏ అంచనా తీసుకుంటాను విద్యార్థి నిజమే అవును నేను చివరకు అదే x ని పొందగలనా విద్యార్థి నేను అలా అనుకోను సమాధానం నేను అలా అనుకోను సమాధానం విద్యార్థి అలా అనుకోకు అలా అనుకోకండి అది కరెక్ట్ కాబట్టి నాకు ఎందుకు ఖచ్చితమైన కారణం చెప్పండి ఎందుకు అని చెప్పడానికి స్లయిడ్ లో మాకు తగినంత సమాచారం ఉంది విద్యార్థి బహుళ బహుళ కాబట్టి నేను నా కాస్ట్ ఫంక్షన్ అయితే ఈ విషయంలో నాకు వేరియబుల్ ఉందని చెప్పండి మరియు నా కాస్ట్ ఫంక్షన్ చక్కని పారాబొలా అయితే నేను ఎక్కడ ప్రారంభించినా నేను ఎల్లప్పుడూ అదే పాయింట్తో ముగిస్తాను కానీ నా కాస్ట్ ఫంక్షన్ బహుళ కనీస అయితే నేను ఎక్కడ నుండి ప్రారంభించాను అనేది ముఖ్యం మరియు ఇక్కడ ఈ కాస్ట్ ఫంక్షన్ ను చూడండి ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైనా సరే కానీ ఒక మంచి పారాబొలా సరైనది కాబట్టి మీరు ఎక్కడ నుండి ప్రారంభించాలో ముఖ్యం వాస్తవానికి ఇది ఈ సమస్యలో ప్రధాన సమస్యలలో ఒకటి కాబట్టి మనం దీన్ని నిజంగా చూద్దాం ఇది కొంచెం పరిమాణాత్మకంగా అవుతుంది కాబట్టి తగినంత డేటా లేకపోవడం మరియు నాన్ లీనియర్ అని వారు ఇప్పటికే చెప్పారు ఇక్కడ ఉన్న ఈ సమీకరణంలో నాన్ లీనియర్గా x ఉంది అది సమస్య కాబట్టి ఈ నాన్లీనియారిటీ యొక్క అభివ్యక్తిని అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం అది మనల్ని ప్రభావితం చేస్తుందని మాకు తెలుసు కానీ అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం